సింపుల్ కాంపౌండ్ మరియు కాంప్లెక్స్ పదాలు మనము పదం మరియు మార్ఫిమ్ మధ్య తార్కిక సంబంధం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇక్కడ జరిగిన పనిని చూడండి మనము ఏన్ యాడర్ ఏన్ ఆరెంజ్ ఏన్ ఆప్రాన్ వంటి పదాలను పరిగణించాము కాబట్టి ఇక్కడ అనేక మార్ఫిమ్లు ఉన్నాయని మనము గుర్తించాము యాడ్ ఎర్ ఆరెంజ్ ఆప్రాన్ మరియు ఏన్ వీటిలో ఎర్ మాత్రమే పదం కాదు మరియు మిగిలినవి నాలుగు పదాలు మరియు మీ కోసం నా ప్రశ్న ఏమిటంటే ఒక పదం మరియు మార్ఫిమ్ మధ్య తార్కిక సంబంధాన్ని గుర్తించడం కాబట్టి మీరు దాని గురించి కొంచెం ఆలోచించగలరా మార్ఫిమ్లోని పదం మధ్య పరస్పర సంబంధాన్ని మీరు ఎలా వర్ణిస్తారు కాబట్టి యాడ్ ను చూడండి యాడ్ అనేది ఒక పదం ఇది కూడా మార్ఫిమ్ ఆరెంజ్ కూడా ఒక పదం మరియు ఒక మార్ఫిమ్ ఆప్రాన్ అనేది ఒక పదం మరియు ఒక మార్ఫిమ్ ఏన్ అనేది ఒక పదం మరియు ఒక మార్ఫిమ్ కేవలం ఎర్ అనేది ఒక బౌండ్ మార్ఫిమ్ ఇది ఒక మార్ఫిమ్ కానీ ఒక పదం కాదు కాబట్టి దీని అర్థం ఉత్పన్నం కావచ్చు లేదా కాబట్టి తార్కిక సంబంధం ఉన్న ఏదైనా పదం ఒక మార్ఫిమ్ కావచ్చు కానీ ఏదైనా పదనిర్మాణం ఎల్లప్పుడూ ఒక పదం కాదు కాబట్టి మార్ఫిమ్లను పదాలుగా పరిగణించవచ్చు కానీ మీరు ఏదైనా సాధారణ పదాన్ని చూస్తే దాన్ని మార్ఫిమ్గా పరిగణించవచ్చు కాబట్టి అన్ని పదాలు మార్ఫిమ్లుగా ఉంటాయి కానీ అన్ని మార్ఫిమ్లు పదాలు కావు కాబట్టి అది సాధారణ ముగింపు లేదా మనం కోరుకునే సాధారణ ఉత్పన్నం లేదా మనం ఈ పదాల విశ్లేషణ చేసినప్పుడు వాటి వద్ద ఉన్న ఫ్రీ మార్ఫిమ్ మరియు బౌండ్ మార్ఫిమ్ ఆధారంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆంగ్ల మార్ఫిమ్ల యొక్క మరింత క్రమబద్ధమైన విభజన ఉంది నేను ప్రాథమికంగా ఆంగ్లంపైనే దృష్టి పెడుతున్నానని మీకు చెప్పాను కానీ మీరు ఎల్లప్పుడూ మీ స్వంత భాషలో సూచించవచ్చు మరియు ఇదే విధమైన విశ్లేషణ చేయవచ్చు కాబట్టి ఇక్కడ ఫ్రీ మార్ఫిమ్లు మరియు బౌండ్ మార్ఫిమ్లు అని వ్రాయబడింది ఫ్రీ మార్ఫిమ్ ఒంటరిగా నిలబడదు అయితే బౌండ్ మార్ఫిమ్లు ఆధారపడి ఉంటాయి నేను ఇప్పటికే దాని గురించి చర్చించాను కాబట్టి ఈ చిత్రాన్ని చూడండి ఇక్కడ ఇది ఆంగ్ల మార్ఫిమ్ల వర్గీకరణ కాబట్టి ఇది బౌండ్ మార్ఫిమ్ ఇది ఫ్రీ మార్ఫిమ్ మరియు బౌండ్ మార్ఫిమ్ రెండు విభిన్న వర్గాలను కలిగి ఉంటుంది ఒకటి అనుబంధంగా ఉంటుంది మరొకటి సంక్షిప్త రూపముగా ఉంటుంది కాబట్టి సంక్షిప్త రూపాలు మరియు అనుబంధాలు రెండూ బౌండ్ మార్ఫిమ్లుగా ఉంటాయి మరియు ఫ్రీ మార్ఫిమ్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఓపెన్ క్లాస్ పదాలు మరియు క్లోజ్డ్ క్లాస్ పదాలుగా ఉంటాయి నేను నా మునుపటి తరగతిలో ఓపెన్ క్లాస్ మరియు క్లోజ్డ్ క్లాస్ పదాల గురించి కాస్త చర్చించాను ఆపై అనుబంధాలు రెండు రకాలను కలిగి ఉంటాయి అవి ఉత్పన్నాలు మరియు రూపభేదాలుగా ఉంటాయి మరియు ఉత్పన్న అనుబంధాలు అంటే ఏమిటి అవి ఉపసర్గ లేదా ప్రత్యయం కావచ్చు ఉపసర్గలు అన్ రీ యాంటీ మరియు ప్రత్యయాలు నెస్ షిప్ మరియు ఇస్ట్ మరియు ఇది విక్షేపణ అనుబంధంగా ఉన్నప్పుడు దీనిని సాధారణంగా ప్రత్యయం అంటారు కాబట్టి ఇక్కడ ప్రత్యయం ఎర్ ఎడ్ మరియు యెస్ట్ కాబట్టి వీటిని సాధారణంగా విక్షేపణ ప్రత్యయాలు అంటారు కాబట్టి మనము ఉత్పన్నం మరియు విక్షేపణ రూపభేదాల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఉపసర్గలు మరియు ప్రత్యయాలు రెండూ ఉత్పన్నమైనవి కావచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఉపసర్గల జాబితా ఉంది అవి ఉత్పన్నమైన మార్ఫిమ్లు అన్ రీ మరియు యాంటీ మరియు మనకు నెస్ షిప్ మరియు ఇస్ట్ అనే ప్రత్యయాలు ఉన్నాయి మరియు విక్షేపణ అనుబంధాల విషయానికొస్తే అవి సాధారణంగా ప్రత్యయాలు మీరు నిజంగా ఉపసర్గలను చూడరు చాలా సందర్భాలలో అవి విక్షేపణ రూపంలో ప్రత్యయాలుగా పరిగణించబడతాయి కాబట్టి మనకు ఎర్ ఉంది మనకు ఎడ్ ఉంది మరియు మనకు ఎస్టీ ఉంది కాబట్టి ఇవి విక్షేపణలు మరియు బౌండ్ మార్ఫిమ్ యొక్క ఇతర రూపం సంక్షిప్త రూపం సంక్షిప్త రూపంలో ఐస్ అర్ మరియు విల్ హి ఇస్ అని చెప్పే బదులుగా అపోస్ట్రోఫీ s తో హిస్ hes అని మనం చెప్పగలము అదేవిధంగా నేను ఇది రాస్తాను మీరు వి అర్ అని వ్రాయవచ్చు లేదా మనము సాధారణంగా విర్ were అని వ్రాయవచ్చు సరేనా మీరు దే హవ్ అని వ్రాయవచ్చు మీరు దానిని సంక్షిప్త రూపంలో వ్రాయాలనుకుంటే అది దేవ్ theyve అవుతుంది సరేనా కాబట్టి విర్ were లో అపోస్ట్రోఫీ ఆర్ ఈ దేవ్ theyve లో అపోస్ట్రోఫీ వీ ఈ ఇవి సంక్షిప్త రూపాలు సరేనా కాబట్టి ఇవి కూడా బౌండ్ మార్ఫిమ్లు సరేనా మరియు మీరు ఫ్రీ మార్ఫిమ్ విభాగానికి వెళితే మనకు ఓపెన్ క్లాస్ పదాలు మరియు క్లోజ్డ్ క్లాస్ పదాలు ఉన్నాయి ఓపెన్ క్లాస్ పదాలలో నామవాచకాలు క్రియలు మరియు క్రియా విశేషణాలు ఉన్నాయి నేను చర్చించినట్లుగా మీరు విశేషణాలను కూడా జోడించవచ్చు కాబట్టి ఈ జాబితా సమగ్రమైనది కాదు ఈ జాబితా ప్రాథమికంగా ప్రతీక లేదా మీరు దీనిని తాత్కాలికంగా పరిగణించవచ్చు కాబట్టి నామవాచకాల్లో బెడ్ లాంటివి ఇది బెడ్ వంటి నామవాచకం అయినప్పుడు మీరు ఎల్లప్పుడూ నిఘంటువుకు కొత్త నామవాచకాలను జోడించవచ్చు మీరు ఎల్లప్పుడూ నిఘంటువుకు కొత్త క్రియలను జోడించవచ్చు మీరు ఎల్లప్పుడూ నిఘంటువుకు కొత్త క్రియా విశేషణాలు మరియు విశేషణాలను జోడించవచ్చు వాటిలో కొన్నింటిని మీరు తొలగించవచ్చు మీకు ఇంతకుముందు రెండు తరగతులలో గుర్తుంటే నేను కలపవచ్చు తొలగించవచ్చు లేదా దిద్దవచ్చు లేదా మార్చవచ్చు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు నిఘంటువులోని కొన్ని పదాలను జోడించగలిగితే మీరు నిఘంటువు నుండి కొన్ని పదాలను తొలగించగలిగితే మీరు అర్థాన్ని మార్చగలిగితే మీరు వాటిని తగ్గించవచ్చు లేదా మీరు వాటిని విస్తరించవచ్చు అప్పుడు అది జరగబోతోంది లేదా ఈ విధమైన పదాలు ఓపెన్ క్లాస్ పదాలుగా పరిగణించబడతాయి కాబట్టి మనము జాబితాలో విశేషణం కూడా కలిగి ఉన్నాము మరియు క్లోజ్డ్ క్లాస్ పదాల విషయానికొస్తే సాధారణంగా మనకు సంయోగాలు ప్రిపోజిషన్లు మరియు సర్వనామాలు ఉంటాయి కాబట్టి సంయోగాలలో అండ్ బట్ ఆర్ ప్రిపోజిషన్లలో ఇన్ ఓవర్ అండర్ ఆపై మనకు సర్వనామాలలో హి షీ ఇట్ దే ఉన్నాయి కాబట్టి ఈ జాబితా పరిమితంగా ఉంది కాబట్టి వీటిని ఫ్రీ మార్ఫిమ్లు అని పిలుస్తారు సరేనా కాబట్టి మార్ఫిమ్ల మొత్తం చర్చ ఇలా ఉంటుంది ఇవి ఒకదానితో ఒకటి సంకలనం చేయవచ్చు కాబట్టి మనం మళ్లీ గుర్తుకు తెచ్చుకుని దాన్ని మళ్లీ చర్చిద్దాం మీ సమాచారం కోసం మార్ఫిమ్ గురించి నేను పరీక్షల్లో చాలా ప్రశ్నలు అడుగుతాను అలాగే మీరు చాలా అభ్యాసాలు చేయవలసి ఉంటుంది ఇది పదనిర్మాణ విభాగం నుండి గణనీయమైన మొత్తంలో పాఠం లేదా కోర్సు కంటెంట్ను కవర్ చేస్తుంది కాబట్టి దయచేసి శ్రద్దగా ఉండి మరియు జాగ్రత్తగా వినండి కాబట్టి ఇది మార్ఫిమ్ అయినప్పుడు మనకు ఫ్రీ మార్ఫిమ్ మరియు బౌండ్ మార్ఫిమ్ ఉంటుంది ఫ్రీ మార్ఫిమ్లు లేదా ఓపెన్ క్లాస్ పదాలు వంటి నామవాచకాలు క్రియలు విశేషణాలు క్రియా విశేషణాలు ఉంటాయి మరియు ఇది క్లోజ్డ్ క్లాస్ పదాలు వంటి ప్రిపోజిషన్లు సంయోగాలు కూడా కావచ్చు ఆ తరువాత సర్వనామాలు సరేనా మరియు మనము బౌండ్ మార్ఫిమ్లకు వెళ్లినప్పుడు అవి అనుబంధాలు కావచ్చు లేదా అవి సంక్షిప్త రూపాలు కావచ్చు అనుబంధాల కేటగిరీలో మనకు విక్షేపణ అనుబంధాలు మరియు ఉత్పన్న అనుబంధాలు ఉంటాయి ఇది విక్షేపణగా ఉన్నప్పుడు ఇవి ప్రత్యయాలు మాత్రమే మరియు ఇక్కడ విక్షేపణ అనుబంధాలు ఏమిటి ఎర్ ఎడ్ మరియు యెస్ట్ మనము ఉత్పన్న అనుబంధాలకు వెళ్తున్నప్పుడు అవి ఉపసర్గ కావచ్చు లేదా అవి ప్రత్యయం కావచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనకు అన్ రీ మరియు యాంటీ ఉండవచ్చు కాబట్టి వీటిని ఉత్పన్న ప్రత్యయాలుగా పరిగణిస్తారు మరియు మీరు సంక్షిప్త రూపాలకు వెళ్లినప్పుడు మనకు ఐస్ అర్ విల్ హవ్ ఉంది మరియు నేను ఇప్పటికే మీకు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఉత్పన్నం మరియు విక్షేపణకి సంబంధించిన ఒక రకమైన విశ్లేషణతో ప్రయత్నిద్దాం లేదా ఆ విషయం కోసం ఫ్రీ మరియు బౌండ్ మార్ఫిమ్లను గుర్తించడానికి మనం కలిసి చేయగలిగే ప్రయత్నం ఏదైనా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనము దానిని చాలా క్లిష్టమైన పదంతో ప్రారంభిస్తాము మరియు కాసేపట్లో నేను సంక్లిష్టతకు తిరిగి వస్తాను నేను దానిని సంక్లిష్టమైన పదంగా ఎందుకు పిలుస్తాను సాధారణ వ్యక్తి కోణం నుండి ఒక పదంలో అనేక మార్ఫిమ్లు కనిపిస్తే మీరు దానిని సంక్లిష్టంగా పిలవవచ్చు కానీ అది మార్ఫిమ్ స్వభావంపై ఆధారపడి ఉంటుంది మీరు దానిని సంక్లిష్టమైన పదం అని పిలవబోతున్నారా లేదా మీరు దానిని సమ్మేళనం పదంగా పిలవబోతున్నారా అది పూర్తిగా భిన్నమైన కథ కాబట్టి ప్రస్తుతానికి మనము బహుళ మార్ఫిమ్లను కలిగి ఉండే కొన్ని క్లిష్టమైన పదాలపై పని చేస్తాము కాబట్టి దీనికి ఉపసర్గలు ఉంటాయి దానికి ప్రత్యయాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం నేను మీకు ఒక పదాన్ని ఇస్తున్నాను రికన్స్ట్రక్షన్ అని చెపుదాం సరేనా కాబట్టి ఈ సందర్భంలో ఒక వాక్యంలో మనం చూసే మార్ఫిమ్లు ఏమిటో మనము కనుగొంటాము లేదా మనం చెప్పగలము కాబట్టి ఇక్కడ రికన్స్ట్రక్షన్ అనే సంక్లిష్టమైన పదం ఉంది మనము దానిని మార్ఫిమ్లుగా విభజించడానికి ప్రయత్నిస్తాము అప్పుడు నేను మీకు మరో క్లిష్టమైన పదాన్ని ఇస్తాను మనం రేషనలైజషన్ అని చెపుదాం కాబట్టి పదాలు కలిగి ఉన్న అక్షరాల సంఖ్యతో భయపడవద్దు విశ్లేషించడానికి మనకు సంక్లిష్టమైన పదాలు అవసరం తద్వారా ఫ్రీ మార్ఫిమ్ అంటే ఏమిటి మరియు బౌండ్ మార్ఫిమ్ అంటే ఏమిటో మనం నిజంగా చూపించగలము కాబట్టి మనము పదనిర్మాణ టైపోలాజీకి వెళ్ళినప్పుడు మీ నుండి నేను దేని కోసం ఎదురుచూస్తున్నానో దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి చాలా స్పష్టంగా ఉండాలి సరేనా కాబట్టి రికన్స్ట్రక్షన్ పదాన్ని ప్రయత్నిద్దాం కాబట్టి మార్ఫిమ్ యొక్క నిర్వచనం ఏమిటో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి మార్ఫిమ్ అనేది కనిష్ఠమైన అర్థవంతమైన మరియు విలక్షణమైన యూనిట్ కాబట్టి ఇక్కడ కనీస యూనిట్లు ఏమిటో మనం కనుగొనాలి కాబట్టి నా సూచనలో ఒక పదం ఉంది రీ అనే మార్ఫిమ్ ఉంది అప్పుడు ఇక్కడ మరొక పదం ఉంది క్షమించండి అప్పుడు మనకు కంస్ట్రక్ట్ ఉంటుంది నన్ను క్షమించండి నేను మొదటి నుండి రాయడం ప్రారంభిస్తాను కాబట్టి ఒకటి రీ మరియు మరొకటి కంస్ట్రక్ట్ అప్పుడు మూడవది అయాన్ సరేనా కాబట్టి ఇవి మొదటి పదంలో నేను చూసే మూడు మార్ఫిమ్లు ఇప్పుడు మనం రెండవదానికి వెళ్దాం రెండవ పదం రేషనల్ కావచ్చు తరువాత అది రేషనలైజ్ కావచ్చు అప్పుడు అది అయాన్ కావచ్చు కాబట్టి ఇది ప్రత్యయం అయినప్పుడు మనము దాని ముందు ఒక హైఫన్ ని పెడుతాము ఇది ఉపసర్గ అయినప్పుడు మనము దాని తర్వాత హైఫన్ ఉంచాము కాబట్టి రేషనలైజషన్ అనే పదంలో మూడు మార్ఫిమ్లు ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు రికన్స్ట్రక్షన్ లో కూడా మూడు మార్ఫిమ్లు ఉన్నాయి కానీ ఇక్కడ రీ ఏమిటి అది ఉపసర్గ అయాన్ అనేది ప్రత్యయం ఎందుకంటే మూల పదానికి ముందు ఉపసర్గలు ఏర్పడతాయి మరియు మూల పదం తర్వాత ప్రత్యయాలు ఏర్పడతాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఐజ్ ఏమిటి మీరు నాకు చెప్పండి రేషనలైజషన్ లో మూల పదం ఏమిటి ఇక్కడ మూల పదం రేషనల్ కాబట్టి ఐజ్ అంటే ఏమిటి స్పష్టంగా ఐజ్ అనేది ఒక ప్రత్యయం ఎందుకంటే ఇది మూల పదం లేదా ప్రధాన పదం తర్వాత సంభవిస్తుంది మరియు అయాన్ కూడా ప్రత్యయం కాబట్టి మీరు ఎదుర్కొనే ఈ ఉపసర్గలు మరియు ప్రత్యయాలన్నీ ఇవి బౌండ్ మార్ఫిమ్లు గుర్తుంచుకోండి అవి ఫ్రీ మార్ఫిమ్లు కావు ఎందుకంటే అవి పూర్తి అర్థాన్ని పొందడానికి ఎల్లప్పుడూ మూల పదంపై ఆధారపడి ఉంటాయి మరియు అన్ని ప్రధాన పదాలు ప్రాథమికంగా ఫ్రీ మార్ఫిమ్లు సరేనా ఇవి ఫ్రీ మార్ఫిమ్లు కాబట్టి నేను దానిని FM రికన్స్ట్రక్షన్ అని వ్రాస్తాను మరియు దీన్ని నేను FM 2 రేషనలైజషన్ అని వ్రాస్తాను మరియు మీ కోసం నా ప్రశ్న ఏమిటంటే మీరు సరే అని అనుకుంటున్నారా ఇవి సంక్లిష్టమైన పదాలు గుర్తుంచుకోండి ఒక పదానికి ఒక ఫ్రీ మార్ఫిమ్ మరియు అనేక బౌండ్ మార్ఫిమ్లు లేదా దానికి సంబంధించిన ప్రత్యయాలను మరియు ఉపసర్గలను కలిగి ఉంటుంది అది ఏమిటి అది సంక్లిష్టమైన పదాలు మనము తదుపరి తరగతిలోని సాధారణ సమ్మేళనం మరియు సంక్లిష్ట యొక్క వ్యత్యాసానికి మరింత వివరంగా వెళ్తాము కానీ ఇప్పటి వరకు బౌండ్ మార్ఫిమ్ నుండి ఫ్రీ మార్ఫిమ్ను ఎలా గుర్తించాలో గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ బౌండ్ మార్ఫిమ్ ఇక్కడ రీ ఇది ఉపసర్గ అయాన్ ఇది రికన్స్ట్రక్షన్ లో ప్రత్యయం మరియు ఐజ్ ఇది ప్రత్యయం మరియు అయాన్ ఇది రేషనలైజషన్ లో మరొక ప్రత్యయం కాబట్టి ఇవి బౌండ్ మార్ఫిమ్లు మరియు ఫ్రీ మార్ఫిమ్లు ఏమిటి కంస్ట్రక్ట్ మరియు రేషనల్ కాబట్టి ఇవి ఫ్రీ మార్ఫిమ్లు కాబట్టి అసైన్మెంట్ ద్వారా మీరు ఇలాంటి మరిన్ని ఉదాహరణలను చూస్తారు కాబట్టి నేను ఏమి చేస్తానంటే నేను మీకు త్వరగా చెప్తాను నేను సాధారణమైన సంక్లిష్టమైన మరియు సంక్లిష్టమైన పదాలు అని చెప్పినప్పుడు మనం ఏమి అర్థం చేసుకుంటాము కాబట్టి సాధారణమైన పదాలు మరియు ఇప్పుడు గుర్తుంచుకోండి మనం పదాల నిర్వచనాన్ని మళ్లీ సందర్శించాలి ఇది కేవలం అక్షరాల కలయిక అని చెప్పడానికి బదులుగా ఇది మార్ఫిమ్ల కలయిక అని ఎందుకు చెప్పలేము కాబట్టి పదానికి ఒకే మార్ఫిమ్ ఉంటే అది ఫ్రీ మార్ఫిమ్ మరియు అది సాధారణ పదం ఒక పదం అనేక మార్ఫిమ్లను కలిగి ఉంటే ఒకటి ఫ్రీ మార్ఫిమ్ మరియు మిగితావి బౌండ్ మార్ఫిమ్ గా ఉంటే అది సంక్లిష్టమైన పదంగా ఉంటుంది మరియు ఇది సమ్మేళనం పదం అయినప్పుడు ఇక్కడ అనేక మార్ఫిమ్లు ఉంటాయి మరియు అవన్నీ ఫ్రీ మార్ఫిమ్ లు సరేనా కాబట్టి నేను దానిని ఇక్కడ వ్రాయబోతున్నాను మరియు మీరు గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను కాబట్టి పదాలు మూడు రకాలుగా ఉన్నాయి సాధారణ సంక్లిష్ట మరియు సమ్మేళనం నేను ఇప్పుడే చెప్పాను అక్షరాలతో సంబంధం లేకుండా మనం ఇప్పుడు దీనిని మార్ఫిమ్కు సంభందించినట్లుగా వ్యవహరించాలి కనుక ఇది సాధారణ పదం అయితే అది ఒక మార్ఫిమ్ను కలిగి ఉంటుంది మరియు అది ఫ్రీ మార్ఫిమ్ అవుతుంది ఈ సంజ్ఞామానంను గుర్తుంచుకోండి మరియు అది సంక్లిష్టమైన పదంగా ఉన్నప్పుడు అది ఒకటికంటే ఎక్కువ మార్ఫిమ్ లను కలిగి ఉంటుంది సంఖ్యను బట్టి ఇది 2 3 4 మార్ఫిములు కావచ్చు ఒకటి కంటే ఎక్కువ మార్ఫిమ్ మరియు దాని సూత్రము ఒక ఫ్రీ మార్ఫిమ్తో పాటు కనీసం ఒక బౌండ్ మార్ఫిమ్ ఉంటుంది దీని సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి నేను డాట్ డాట్ డాట్ అని రాస్తున్నాను కాబట్టి దీనికి తప్పనిసరిగా ఒక ఫ్రీ మార్ఫిమ్ మరియు మరికొన్ని లేదా మరొక బౌండ్ మార్ఫిమ్లు అవసరం ఇది సమ్మేళన పదంగా ఉన్నప్పుడు దానికి రెండూ ఫ్రీ మార్ఫిమ్లు ఉంటాయి సరేనా ఇది ఒక మార్ఫిమ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే మీరు దీనిని సమ్మేళనం అని పిలుస్తారు కానీ ఈ ఒకటి కంటే ఎక్కువ మార్ఫిమ్లో కనీసం రెండు ఫ్రీ మార్ఫిమ్ లు ఉంటాయి కాబట్టి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను కాబట్టి ట్రీ మనము ఇప్పటికే చర్చించిన ఉదాహరణలో అప్పుడు మనకు కన్స్ట్రక్షన్ ఉంది సరేనా అప్పుడు మాకు ల్యాండ్ లార్డ్ లాంటి పదం ఉంది ట్రీ అనేది సాధారణ పదం కన్స్ట్రక్షన్ అనేది సంక్లిష్టమైన పదం మరియు ల్యాండ్ లార్డ్ అనేది సమ్మేళనం పదం తదుపరి తరగతిలో మనం విశ్లేషిస్తాము ఎందుకు మరియు మీకు ఆలోచన వచ్చిందని నేను ఆశిస్తున్నాను నేను నియమాలను పేర్కొన్న విధంగా నేను ముసాయిదా చేసిన విధానం ఇది ప్రాథమికంగా ట్రీ అంటే కేవలం ఒక మార్ఫిమ్ మాత్రమే ఉండే పదం మరియు దీనికి ఒకే ఒక మార్ఫిమ్ మాత్రమే ఉన్నందున ఇది ఫ్రీ మార్ఫిమ్ మరియు ఇది సాధారణ పదం కన్స్ట్రక్షన్ లో రెండు మార్ఫిమ్లు ఉన్నాయి కంస్ట్రక్ట్ ప్లస్ అయాన్ కాబట్టి కంస్ట్రక్ట్ అనేది మూల పదం ఇది ఫ్రీ మార్ఫిమ్ మరియు అయాన్ అనేది బౌండ్ మార్ఫిమ్ కాబట్టి ఇది ఫ్రీ మార్ఫిమ్ ప్లస్ బౌండ్ మార్ఫిమ్ కనుక ఇది సంక్లిష్టమైన పదం అవుతుంది సమ్మేళన పదంతో ల్యాండ్ ప్లస్ లార్డ్ ల్యాండ్ కూడా ఫ్రీ మార్ఫిమ్ ఇది స్వతంత్రంగా ఒంటరిగా నిలబడగలదు లార్డ్ కూడా స్వతంత్రంగా నిలబడగలడు లార్డ్ కూడా పూర్తిగా అర్థవంతముగా పరిగణించబడటానికి మరే దాని మీద ఆధారపడడు కాబట్టి ల్యాండ్ మరియు లార్డ్ రెండూ ఫ్రీ మార్ఫిమ్ లు కాబట్టి దీనితో అందుబాటులో ఉన్న రెండు ఫ్రీ మార్ఫిమ్ల కారణంగా మనము దానిని ఏమని పిలుస్తాము ఏమిటి సమ్మేళన పదాలు కాబట్టి పదనిర్మాణ శాస్త్రంను మరియు పదాలతో దానికి ఉన్న సంబంధాన్ని మనం ఇలా అర్థం చేసుకోబోతున్నాం దానిలో చాలా సాధారణమైన సమ్మేళనం మరియు సంక్లిష్టమైన పదాలు ఫ్రీ మార్ఫిమ్ మరియు తరువాత బౌండ్ మార్ఫిమ్ ఉంటాయి కాబట్టి బౌండ్ మార్ఫిమ్ల వర్గం కింద విభిన్న విషయాలు ఉన్నాయి మరియు ఫ్రీ మార్ఫిమ్ల వర్గం కింద విభిన్న విషయాలు కూడా ఉన్నాయి అవి చిత్రంలో లేదా ఇక్కడ ఇవ్వబడిన రేఖాచిత్రంలో చూపబడ్డాయి కాబట్టి దీనితో నేను పదనిర్మాణ శాస్త్రంపై చర్చను ముగించాను మరియు వెంటనే నేను నా తదుపరి ఉపన్యాసంలో పదనిర్మాణ టైపోలజీకి వెళ్తాను కాబట్టి త్వరలో కలుద్దాం